ఈ వేళ మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదా సమైక్యత ఇంటిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం ఈ అంశం లో మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చర్చించుకుందాం తర్వాత వర్క్ లైఫ్ బేలన్స్ యొక్క కారణాలనీ పరిణామాలనీ చర్చిద్దాం ఆ తర్వాత చివరిగా మనం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మరియు ఇంటిగ్రేషన్ గురించి అంటే పని జీవితాల మధ్య సమతుల్యత మరియు సమైక్యత ల గురించి మాట్లాడుకుందాం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది కేవలం పని మరియు కుటుంబం మధ్య సంఘర్షణలకు వ్యతిరేకమైనది పనికీ కుటుంబానికి మధ్య జరిగే సంఘర్షణ ఒక రకమైన అంతర్గత సంఘర్షణ పనిలో ఒత్తిడులు మరియు కుటుంబపరమైన ఒత్తిడులు కొన్ని విషయాలలో పరస్పరం అనుకూలంగా ఉండవు అంటే కుటుంబంలోని ఒత్తిడిలు పనికి సంబంధించిన కార్యకలాపాలలో జోక్యం చేసుకుంటాయి అలాగే పని లో ఒత్తిడిలు కుటుంబపరమైన కార్యకలాపాలని ప్రభావితం చేస్తాయి సాంప్రదాయ పరంగా జీతం బత్తెం లేని కుటుంబ వ్యవహారాలన్నీ ఆడవారికి సంబంధించినవి మరియు సంపాదన సమకూర్చే బయటి పనులన్నీ మగవారికి సంబంధించినవి వర్క్ ఫ్యామిలీ బ్యాలన్స్ లేదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది దీనికి వ్యతిరేకమైనది మీరు పని గురించి ఆలోచించినప్పుడు అది మీకు ధనాన్ని చెల్లించే ఉద్యోగం తో ముడిపడి ఉంది మీరు వర్క్ ఫ్యామిలీ బ్యాలెన్స్ లేదా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడినప్పుడు ఇవన్నీ మీరు చేసే పనికి బయటవైపు ఉండే కార్యక్రమాలు అది స్వచ్ఛంద కార్యక్రమం కావచ్చు లేదా కుటుంబంలో ఏదైనా కార్యక్రమం కావచ్చు లేదా బంధువులతో లేదా స్నేహితులతో కలిసి ముచ్చటించుకునే కార్యక్రమాలు కావచ్చు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాకునేటప్పుడు దానిలో అనేకమైన భావనాపరమైన సందిగ్ధతలు నిండి ఉన్నాయి కానీ సూక్ష్మంగా దీని అర్థం ఏమిటంటే పనికి మరియు జీవితానికి అంటే పనికి సంబంధించిన కార్యక్రమాలకి మరియు పనికి సంబంధించని కార్యక్రమాలకు సమానంగా విలువైన సమయాన్ని కేటాయించ గలగాలి అని ఎందుకంటే పని అనేది మనం పనిచేసే సంస్థతో ముడిపడి ఉంది అలాగే జీవితం అనేది కుటుంబంతో స్నేహితులతో బంధువులతో మరియు మనం నివసించే ప్రదేశంలో ఉండే వ్యక్తులతో ముడిపడి ఉంది మీరు రెండింటికీ సమానంగా మీ విలువైన సమయాన్ని కేటాయించ లేకపోతే వ్యక్తిగతమైన లేదా కుటుంబపరమైన లేదా సామాజిక పరమైన జీవితంలో క్షీణత లేదా కొరత ఏర్పడుతుంది వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని వివరించే అనేక నమూనాలు ఉన్నాయి విభజన నమూనా అంటే సిగ్మెంటేషన్ మోడల్ తెలిపేది ఏమిటంటే పని మరియు జీవితం రెండూ రెండు విభిన్న అంశాలని అందువలన వాటిలో ఒకటి మరొకదాని కార్యకలాపాలలో జోక్యం చేసుకోవని మరియు అవి వేరు వేరని స్పిల్ ఓవర్ మోడల్ తెలియజేసేది ఏమిటంటే వాటిలో ఒకటి మరొకదానిని సానుకూలంగానో లేదా ప్రతికూలంగానో ప్రభావితం చేస్తుంది అని మరియు కాంపెన్సేషన్ మోడల్ తెలియజేసేది ఏమిటంటే పని మరియు జీవితంలో ఒక దానిలో సంతృప్తి దొరికితే అది మరొక దానిలో కూడా సంతృప్తి చెందడానికి దారితీస్తుందని ఇన్స్ట్రుమెంటల్ మోడల్ తెలియజేసేది ఏమిటంటే ఒక చోట విజయవంతమయ్యే కార్యక్రమాలు మరొక చోట కూడా విజయాన్ని సాధించే సౌకర్యాన్ని కలిగిస్తాయని మరియు కాన్ఫ్లిక్ట్ మోడల్ చెప్పేదేమిటంటే పని మరియు జీవితం ఈ రెండూ మన నుంచి అధికంగా మన శక్తికి మించి ఆశిస్తే అది పని భారం అధికం కావడానికి దారితీసి వ్యక్తులు స్ట్రెస్ ని అనుభవిస్తారు అని ఈ 5 నమూనాలు కాకుండా బోర్డర్ థియరీ అని పిలవబడే మరొక సిద్ధాంతం ఉంది అంటే ప్రతిరోజు వ్యక్తులు సాంకేతికత సహాయంతో వారి సరిహద్దులను అధిగమిస్తూ ఉంటారు ఈ రోజుల్లో ఐప్యాడ్ ల్యాప్టాప్ సెల్ ఫోన్ వంటి పరికరాలని ఉపయోగించడం ద్వారా వారి సరిహద్దులను అధిగమిస్తూ ఉంటారు ఉదాహరణకి ఆఫీసుకు వెళుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూలు దగ్గర విడిచిపెడతారు ఆఫీసుకి వెళ్ళిన తర్వాత మధ్యాహ్న భోజన సమయంలో వారు వారి కుటుంబ సభ్యులతో అలాగే పిల్లలతో ఈ పరికరాల ద్వారా మాట్లాడుతూ కలిసి భోజనం ముగిస్తారు అలాగే ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు అందరూ కలిసి రాగలరు అందువలన సమయం లేనప్పుడు పనిలోనూ అలాగే కుటుంబంలోనూ మీకు ఉండే వేరు వేరు బాధ్యతల్ని సమైక్యంగా నిర్వహించుకుంటూ పనికి కుటుంబానికి లేదా పనికి ఇంటికి మధ్య ఒక సమతుల్యతను సృష్టించుకుంటారు వీటి గురించి మాట్లాడుకున్న తర్వాత మీరు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి అసలు మనం దీని గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని ఆలోచించినట్లయితే బహుశా వీటి మధ్య ఒక అసమతుల్యత ఉండి ఉండవచ్చు ఇది ఎందుకు ఏర్పడుతుంది అనేదాని గురించి కొన్ని సూచికలు ఏమిటంటే మనం చాలా ఎక్కువ గంటలు పని చేస్తున్నాం ఒక వారంలో 48గంటలకు మించి పని చేస్తున్నాం ప్రపంచమంతా పరిస్థితి నిజంగా ఇలాగే ఉంది అధికమైన పని శారీరక మానసిక సమస్యలకి దారి తీస్తుంది మరియు ఒక్కోసారి మరణానికి కూడా కారణం అవుతుంది రెండవది స్త్రీలు విద్యాధికులై తద్వారా మునుపెన్నడూ లేనంతగా వృత్తిపరమైన ఉద్యోగాలలో ప్రవేశిస్తున్నారు స్త్రీలు శక్తివంతమైన ఉద్యోగాల్లో మరియు ఉన్నత ఉద్యోగాలలో ప్రవేశించడం ద్వారా పనికి సంబంధించని కార్యక్రమాలని లేదా కుటుంబ కార్యక్రమాలని నిర్వహించడానికి వారికి చాలా చాలా తక్కువ సమయం మాత్రమే మిగులుతోంది ప్రపంచీకరణ వ్యవస్థలో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసే పరిస్థితి పెరుగుతోంది భార్యాభర్తలిద్దరూ వేతన కొలువుల్లో ఉంటున్నారు అందువలన పనికి సంబంధించని లేదా కుటుంబపరమైన కార్యక్రమాలకి సమయం ఎక్కడ మిగిలింది తల్లిదండ్రులలో ఎవరో ఒకరు మాత్రమే ఉండే కుటుంబాలు ఉన్నాయి ఇటువంటి కుటుంబాలలో అలా ఉన్న తండ్రి గాని తల్లి గాని ఉద్యోగానికి వెళ్ళిపోతే అప్పుడు పిల్లలని చూసేది ఎవరు ఇంకా టైం జోన్ ల తేడా వలన యూరప్ మరియు యు ఏ వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో సాయంత్రపుటుద్యోగాలు అర్ధరాత్రి వరకు ఒక్కోసారి రాత్రంతా పని చేయవలసిన ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి ఎందుకంటే వ్యాపారం వేరు వేరు దేశాలతో ముడిపడి ఉన్నప్పుడు విదేశాలలో ఉన్న క్లైంట్ యొక్క అవసరాల మేరకు మనం మన సమయాన్ని వారి సమయానికి అనుగుణంగా సర్దుబాటు చేసుకోవలసి వస్తోంది దాని ఫలితంగా సాయంత్రం ఉద్యోగాలు రాత్రి ఉద్యోగాలు పెరుగుతూ ఉన్నాయి అదే సమయంలో మన రోజువారీ అవసరాలకి అనుగుణంగా తగినన్ని స్థానిక వనరులు మరియు ఖచ్చితమైన సదుపాయాలు మన దగ్గర లేవు అలా అరకొరగా మాత్రమే అందుబాటులో ఉన్న సేవలు మరియు సదుపాయాలు మన రోజువారీ అవసరాలకి తగినట్టుగా సర్దుబాటు చేసుకోవడానికి సహాయ పడవు అంతేకాక అత్యధిక స్థాయిలో ఉన్న పోటీ కారణంగా సంస్థలోని ప్రతి వ్యక్తి సమయం వెంట పరుగులు పెడుతూ పనిని గడువు సమయం లోపు పూర్తి చేయవలసి ఉంటుంది పైపెచ్చు ఉద్యోగులు వారి కష్టాలతో నిమిత్తం లేకుండా ఉత్పాదకతని చూపించి తీరాలి ఈ ఉత్పాదకత పరిమాణంలోనూ నాణ్యతలో నూ కూడా ఆశించిన మేరకు ఉండితీరాలి అంతకుమించి సంస్థలు బ్రతికి బట్ట కట్టాలంటే ఆ సంస్థలు నిరంతరాయంగా నూతన ఆవిష్కరణలను చేస్తూ ఆ సంస్థని పోటీ అంచున నిలబెట్టగల మానవ వనరులను ఆ సంస్థ కలిగి ఉండాలి ఎందుకంటే ఈ మానవ వనరులని మాత్రమే ఇతర సంస్థలు వెంటనే కాపీ చేయలేవు అందువలన సమర్థవంతులైన మరియు ఉత్తమమైన పనితీరు కలిగిన ఉద్యోగుల కోసం సంస్థలు పోటీ పడతాయి ఎందుకంటే వీరు నాణ్యమైన ఉత్పాదనలని ఖచ్చితమైన గడువులోపల అందించగలుగుతారు అయినా ఆ ఉద్యోగులు కూడా ఒత్తిడి చేయబడతారు ఎందుకంటే సమయం తక్కువ పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక వ్యక్తి ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు ఆ వ్యక్తికి ఉద్యోగపరంగా కొన్ని లక్ష్యాలు ఉంటాయి పదోన్నతి జీత బత్యాల లో పెరుగుదల వంటివి అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులలో కొంతమంది పనే ప్రాణంగా భావించే వారు ఉంటారు వీరు పనికి చాలా ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు ఈ రోజుల్లో ప్రజల దృష్టి ఎక్కువగా ఏదో ఒకటి సాధించడం వైపే ఉంటోంది ఫలితంగా ఎక్కువ సమయం పని చేయడంలోనే గడుపుతున్నారు అదే సమయంలో ప్రపంచం కేవలం నాణ్యమైన పని కోసమే కాక పరిపూర్ణత కోసం కూడా చూస్తోంది అలా పని లో పరిపూర్ణత రావడం కోసం వ్యక్తి నిరంతరాయంగా ఆ పని సంపూర్ణంగా అన్ని విధాలా సరిగ్గా ఉండేవరకు ఆ పని చేస్తూనే ఉండాలి అందువలన మాత్రమే కాకుండా పదోన్నతి కోసం మరియు జీవితంలో పెరుగుదల కోసం మరియు సంఘంలోనూ అలాగే కుటుంబంలోనూ ఒక గుర్తింపు కోసం ఒక వ్యక్తి తన సర్వ శక్తులనీ పని చేయడానికి ఉపయోగించి తన పనితీరుని ప్రదర్శిస్తున్నాడు వీటన్నింటి గురించి మాట్లాడుకున్న తరువాత వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మనం అందరం పట్టించుకోవలసిన విషయం అవడానికి గల కారణాలు ఏమిటో మనకి తెలుస్తుంది ముఖ్యంగా చాలా పెద్ద సంస్థలు పేరు ప్రతిష్ఠలు ఉన్న సంస్థలు తమ ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి శ్రద్ధ వహిస్తున్నాయి అలా కాకపోతే ప్రతిభావంతులు ఆ సంస్థలో నిలబడకుండా వేరే చోటకి వెళ్ళిపోతారు అదేవిధంగా ఎక్కువమంది స్త్రీలు ఉద్యోగాలలో చేరుతున్న పరిస్థితులలో ఏ సంస్థ అయినా ప్రధానంగా స్త్రీ ఉద్యోగులని కలిగి ఉన్నట్లయితే ఆ సంస్థలు కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్ల అధిక శ్రద్ధ వహిస్తున్నాయి తమ ఉద్యోగులు ఒత్తిడికి గురవుతున్నామని మరియు అలసి పోతున్నామని భావిస్తున్నారని ఏ సంస్థకైనా సూచన ప్రాయంగా తెలిసినా సరే ఆ సంస్థలు ఆ ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి శ్రద్ధ వహిస్తున్నాయి ఆర్ మరియు సీనియర్ మేనేజర్ల కుటుంబ సమస్యలు ప్రముఖంగా ఉన్నట్లయితే అప్పుడు కూడా సంస్థలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి శ్రద్ధ వహిస్తున్నాయి మరియు తమ ఉద్యోగులకి వర్క్ లైఫ్ బ్యాలెన్స్గురించిన భరోసా ఇవ్వడానికి కుటుంబాలలో స్నేహపూర్వక సంబంధాలు ఏర్పరిచే విధానాలని తగిన విధంగా అమలు పరుస్తున్నాయి ఈ విధానాలలో ఫ్లెక్సీ టైం వంటి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఒకటి అంటే ఉద్యోగులు ముఖ్యమైన సమయాలలో తప్ప మిగిలిన వేళలలో తమకి వీలైన సమయంలో వచ్చి పని పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా ప్రత్యామ్నాయ పని ఏర్పాటు కూడా అంటే ఒక వ్యక్తి ఒక పనిని కొంతమేరకు చేస్తే మిగతా పనిని మరెవరయినా సీనియర్లు లేదా సహోద్యోగులు పూర్తి చేస్తారు సంస్థలు అనేక రకాలైన సెలవుల విధానాన్ని కూడా కలిగి ఉన్నాయి అంటే వేతన సెలవులు సాధారణ సెలవులు లీవ్ ట్రావెల్ కన్సెషన్ లు వంటి సదుపాయాలను కూడా సంస్థలు తమ ఉద్యోగులకు కలుగజేస్తున్నాయి పిల్లల సంరక్షణ సదుపాయాలు వినోదానికి అవసరమైన సదుపాయాలు జిమ్ వంటి ఇతర సదుపాయాలు తమ ఉద్యోగులు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని కొంతమేరకు పొందడానికి సంస్థలు అందుబాటులో ఉంచుతున్నాయి భారతీయ చట్టాల నిబంధనలలో సైతం ఉదాహరణకి 1948 ఫ్యాక్టరీ యాక్ట్ ప్రకారం ఒక వ్యక్తి వారానికి 48 గంటలు మరియు గరిష్టంగా రోజుకి 9 గంటలు పని చేయవచ్చు మరియు ఈ చట్టం ప్రకారం మహిళా ఉద్యోగులు రాత్రి 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు పని చేయ కూడదు మరియు వారాంతపు సెలవులు ఉండాలి ఒక సంస్థలో 30 మంది కానీ అంతకన్నా ఎక్కువ గాని మహిళా ఉద్యోగులు ఉన్నట్లయితే ఆ సంస్థ క్రెచెస్ ఏర్పాటు చేయవలసిందిగా ఈ చట్టం ఆదేశించింది మరియు వేతన సెలవులు సాధారణ సెలవులు అనారోగ్య సెలవులు వైద్యం కొరకు సెలవులు పరిహార సెలవులు ప్రసూతి సెలవులు పెటర్నిటీ సెలవులు వంటి విభిన్నమైన సెలవులను కూడా ఈ చట్టం నిర్దేశించింది అందువలన మన ఉద్యోగస్తులకి ఇవన్నీ అంద చేసినప్పుడు పని మరియు పనికి సంబంధించని కార్యక్రమాలు లేదా పని మరియు జీవితపు కార్యక్రమాలు సమతుల్యంగా ఉంటాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు వాటికి సంబంధించిన ఐబీఎం టాటా కన్సల్టెన్సీ యాక్సెంచర్ వంటి సంస్థలు సమర్థులైన ఉద్యోగులని ఆకర్షించడానికి మరియు తమతో నిలుపుకోవడానికి ఫ్లెక్సిబుల్ వర్కింగ్ విధానాలని అమలు చేస్తారు మరియు ఈ విధానాల గురించి తమ యాజమాన్య విధానాలుగా తెలియ చేస్తారు ఒక సంస్థ శక్తివంతమైనదిగా తయారు కావాలంటే ఆ సంస్థ సమర్థులైన మరియు వాస్తవమైన ఉద్యోగులకి ఈ సంస్థ మనం పని చేయడానికి చాలా ఉత్తమమైన సంస్థ అని ఆ ఉద్యోగులు భావించేలా సంకేతాలని లేదా సమాచారాన్ని పంపుతూ ఉంటుంది కాబట్టి వివిధ సదుపాయాలు వివిధ పనితీరులు వివిధ స్థాయిల్లో సదుపాయాలు మరియు భారతదేశంలో అమలులో ఉన్న చట్టాలు ఇవన్నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని సాధించడానికి అనువుగా ఉన్నాయి సమతుల్యత లేదా బ్యాలెన్స్ యొక్క స్వభావాలలో ఇవి కొన్ని నేను నా పనికి కుటుంబానికి మధ్య సమతుల్యత కావాలని గట్టిగా కోరుకుని ప్రయత్నిస్తే అది నా పనిలో కూడా నాకు సంతృప్తినిస్తుంది ఈ రకమైన సమతుల్యతను మరియు జీవన సంతృప్తిని గమనించినప్పుడు మనకి నేను జీవితంలో కోరుకున్నవన్నీ పొందగలిగాను నా పరిస్థితి చాలా అద్భుతంగా ఉంది అనిపించే ఒక రకమైన ఆత్మాశ్రయ భావన సబ్జెక్టివ్ ఫీలింగ్ కలుగుతుంది అదేవిధంగా పనిలో మన కి దొరికే సంతృప్తి మనం మన పనికి సంబంధించిన అవసరాలని ఏ మేరకు తీర్చగలిగామో అనే విషయం గురించి మాట్లాడుతుంది ఒక వ్యక్తి తన ఇంటినీ మరియు పనినీ సమానంగా ప్రేమిస్తే అది కూడా పనిలో లేదా ఉద్యోగంలో సంతృప్తిని కలిగించే సంస్థాపరమైన నిబద్ధత కలిగి ఉండేలా చేస్తుంది అది ఆ వ్యక్తి ఆ సంస్థతో ఎక్కువ కాలం కలిసి పనిచేసే విధంగా మరియు ఇతరుల ఎదుట ఆ సంస్థని ప్రశంసించే విధంగా మరియు ఆ సంస్థ యొక్క విధివిధానాలకు విలువలకీ కట్టుబడే విధంగా ఆ వ్యక్తి యొక్క ధోరణిని మారుస్తుంది ఇదే సంస్థాగతమైన నిబద్ధత అంటే ఈ రకమైన సమతుల్యత వలన ఒక వ్యక్తి తన పిల్లలతోనూ జీవిత భాగస్వామితోనూ మరియు తాను నివసించే ప్రదేశం లో ఉండే ఇతర సభ్యులతోనూ ఎక్కువ సమయాన్ని గడప గలుగుతాడు ఆ విధంగా మానసికంగా ఆరోగ్యంగానూ మరియు శ్రేయస్కరం గాను ఉండి అతడు అంతర్గతంగా చేయదలచుకున్న ఎన్నో పనులను చేయగలుగుతాడు ఈ రకమైన సమతుల్యత లేకుండా కేవలం పని మాత్రమే ముఖ్యమని భావించే వ్యక్తి స్ట్రెస్ మరియు అనారోగ్యాలకి గురి అవుతాడు అదేవిధంగా ఈ సమతుల్యత లేకపోతే మనం పని చేసేటప్పుడు మనసులో నొక్కి పెట్టుకున్న భావోద్వేగాలు ఒక్కసారిగా బయటకి తన్నుకొచ్చే ఒక రకమైన మానసిక స్థితి ఏర్పడుతుంది దీనిని స్పిల్ ఓవర్ పరిస్థితి అంటారు ఈ స్థితిలో సంస్థాగతమైన పనులలో కుటుంబ బాధ్యతలు జోక్యం చేసుకుంటూ ఉంటాయి లేదా జీవన వ్యవహారాలలో సంస్థాగతమైన పనులు జోక్యం చేసుకుంటూ ఉంటాయి అటువంటప్పుడు ఇవి ఒక వ్యక్తి యొక్క పనిలోనూ అలాగే ఇంటి వ్యవహారాలలోనూ కూడా ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి కుటుంబంలో మన పాత్రని సవ్యంగా పోషిస్తూ ఖాళీ సమయాలలో సామాజిక పరమైన స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటే అది ఇతరులపై సత్ప్రభావాన్ని కలిగించడమే కాకుండా ఇతరులకి సేవ చేయడం ద్వారా అంతర్గతంగా మనం కూడా ఒక గొప్ప ఆనందాన్ని అనుభవించ గలుగుతాము భావనాపరంగా ప్రపంచమంతటా కొత్త రకమైన కుటుంబాలు పుట్టుకొస్తున్నాయి కుటుంబ సంబంధాలలో అందరూ సమానమే అనే సమతా వాద నిబంధనలు చోటుచేసుకుంటున్నాయి ఇంటి పనులన్నీ కుటుంబ సభ్యులందరూ సమానంగా పంచుకోవడం జరుగుతోంది స్త్రీ పురుషులు ఇద్దరూ తమ ఆలోచనలను ఒకరితో ఒకరు పంచుకొని నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇటువంటి పరిస్థితులలో భారతదేశాన్ని పరిశీలించినట్లయితే స్త్రీ పురుషుల పాత్రలు మారుతూ ఉన్నాయి స్త్రీలు చేసే పనులని పురుషులు చేస్తున్నారు అలాగే పురుషులు చేసే పనులని స్త్రీలు చేస్తున్నారు ఉదాహరణకి గోడ కి మేకు కొట్టడం సాంప్రదాయ పరంగా పురుషుడు చేసే పని కానీ ఇప్పుడు అదే పని స్త్రీలు కూడా చేస్తున్నారు అలాగే పిల్లల సంరక్షణ స్త్రీలు చేసేవారు ఇప్పుడు పురుషులు కూడా చేస్తున్నారు కాబట్టి సమాజంలో సాంప్రదాయకమైన పాత్రలు స్త్రీ పురుషుల మధ్య మారుతూ ఉన్నాయి మరియు లింగ వివక్ష లేని సమాజం ఏర్పడుతోంది పని కుటుంబం వీటికి మించి మన అందరికీ ఆధ్యాత్మిక అవసరాలు ఉన్నాయి శరీర పోషణ దానిని ఆరోగ్యంగా ఉంచుకోవడం మాత్రమే కాకుండా మనకి మానసిక ప్రశాంతత కావాలి మనకి కొంత తీరిక సమయం కావాలి మరియు మనం ఇతరులతో చర్చించాలని కోరుకుంటాం అప్పుడు మనం శ్రద్ధగా వింటాం ఎటువంటి పక్షపాతం లేకుండా సహకరిస్తాం మరియు తప్పనిసరిగా ఇతరుల అభిప్రాయాలని గౌరవిస్తాం స్వచ్ఛంద కార్యక్రమాల కోసం ఇతరులతో కలిసి మనం అంతర్గతమైన ఆనందాన్ని పొందుతాం ఇవన్నీ మనం పని చేసే సంస్థాగతమైన పనుల పరిధిలోనికి రావు అంటే ఒక వ్యక్తి ఇవన్నీ చేయగలడా ఇంట్లోనూ మరియు ఉద్యోగం లోనూ తన విధులని సక్రమంగా సంతృప్తికరంగా నిర్వహించడానికి తన విలువైన సమయాన్ని రెండింటికీ సమానంగా కేటాయించ గలగడం ఒక వ్యక్తికి సాధ్యమయ్యే పనేనా బహుశా ఈ ప్రశ్నకు సమాధానం 'కాదు అని అందువలన పనీ జీవితం రెండూ ఒకటే ఆ రెండింటిని విడదీయలేము కానీ సమైక్య పరచగలం నేను ముందుగా ఉదహరించినట్లుగా నేను పనిలో బిజీగా ఉన్నప్పుడు కూడా పుస్తకాలు చదవగలను స్నేహితులతో గడప గలను ఇంకా ఇటువంటి పనులతో నా విలువైన సమయాన్ని గడప గలను కాబట్టి జీవితాన్నీ పనినీ ఏకం చేసుకోగల లేదా సమైక్య పరుచుకోగల చిట్కా ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఉండాలి ఉద్యోగంలో ఉంటూ మీరు ఆ సంస్థకి సంబంధించిన పనులని అక్కడ చేయండి కుటుంబం కోసం కొంత సమయాన్ని దొరకపుచ్చుకోండి మీరు నివసించే ప్రదేశంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించండి అలాగే మీ వ్యక్తిగత జీవితం కోసం కొంత తీరిక చేసుకోండి అలాగే ప్రతీ వ్యక్తికీ ఆధ్యాత్మిక సాఫల్యం కూడా అత్యంత అవసరమైనది అందువలన అటువంటి సందర్భాల్లో సమతుల్యత బ్యాలెన్స్ అనేది సాధ్యమవుతుందా అవ్వదు కానీ జీవితంలో మనం పోషించే పాత్రకీ పనిలో మనం పోషించే పాత్రకి మధ్య ఒక సమైక్యత ఉండాలని మన వాదన అందువలన మీ పాత్రలకి అనునిత్యం మీరు ప్రాధాన్యతలను ఇచ్చుకోండి అలాగే మీరు చేయవలసిన వేరు వేరు పనులకు కూడా ప్రాధాన్యత క్రమంలో సమయాన్ని కేటాయించుకోండి ఆ విధంగా వాటికి తగినట్లుగా మిమ్మల్ని మీరు క్రమబద్ధీకరించుకోండి ఎక్కువ భారాన్ని మోయకండి ఎందుకంటే చాలా ఎక్కువ పనిచేయడం కూడా మరణానికి దారి తీస్తుంది మీరు అధికంగా పని చేస్తే మరణిస్తారు అని జపాన్ లో ఒక సామెత కాబట్టి మీరు నేను ఏ మేరకు పని చేయగలను మరియు ఉద్యోగానికి సంబంధించని పనులలో ఏ మేరకు కలుగ చేసుకోగలను అనే రెండు విషయాల మధ్య ఒక సన్నని విభజన రేఖని గీసుకోవాలి మరియు మీరు మోయలేనంత భారాన్ని మీ నెత్తిన పెట్టుకోకండి ఒక పనిని మీరు చేయలేనప్పుడు కాదని చెప్పడం ఎలాగో తెలుసుకుని తీరాలి అందువలన వనరులని కేటాయించడానికి మీకు ఒక ఎంపిక ఉంటుంది మీ సమయాన్నీ శ్రమనీ శక్తినీ మీ పనికీ అలాగే మీ పనికి సంబంధించని కార్యక్రమాలకి కేటాయించడంలో మీకు ఒక ఎంపిక ఉంటుంది అది మన వనరులని ఆశిస్తుంది అంటే మన పని మన నుండి కొన్ని వనరులని ఆశిస్తే పనికి సంబంధించని కొన్ని కార్యక్రమాలు మన నుండి మరికొన్ని వనరులని ఆశిస్తాయి అందువలన ఈ రెండింటికీ మనం సమయం శక్తి శ్రమ డబ్బు వంటి వనరులని సమకూర్చ వలసి ఉంటుంది మరియు ఇవి మిమ్మల్ని ఆనంద పరచడం లో జోక్యం చేసుకునే విషయాలు వీటి గురించి మరింత సమాచారాన్ని మీకు నేను అందుబాటులో ఉంచుతాను థాంక్యూ